ప్రొఫెసర్ హలో మరియు డిజైన్ థింకింగ్ ఆన్లైన్ కోర్సుకు తిరిగి స్వాగతం డిజైన్ థింకింగ్ అప్లికేషన్ గురించి మరియు సిద్ధాంతం గురించి డిజైన్ థింకింగ్ పై కథల గురించి మాట్లాడటం మీరు విన్నారు మీరు చూసినట్లుగా ఇది అప్లికేషన్ లేదా నేను మీకు వివరించాను మరియు మీరు దానిని మీరు దానిని మీ మనస్సులో ఊహించుకున్నారు కానీ ఇక్కడ నేను దీన్ని ఎలా చేయవచ్చో ప్రదర్శించాలనుకుంటున్నాను వాస్తవానికి ఇక్కడ వీడియోలో చూడటం డిజైన్ థింకింగ్ పై గురించి తెలుసుకోవడానికి మంచి మార్గం కాబట్టి నా దగ్గర డిజైన్ థింకింగ్ మరియు ఆచరణలో అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారునిజ జీవితంలో సమస్యలు నిజ జీవిత పరిస్థితులు నిజ జీవిత వినియోగదారులు నిజ జీవిత వ్యక్తులు వారు సహాయం చేయడానికి ప్రయత్నించారు మరియు వారు ఇప్పటికీ వారికి సహాయం చేసే ప్రక్రియలో డిజైన్ ఆలోచన మరియు అభ్యాసాన్ని వర్తింపజేసిన అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం డిజైన్ థింకింగ్ని ఎలా అప్లై చేయాలో చూస్తాము మరియు ముఖ్యంగా మేము డిజైన్ థింకింగ్ యొక్క మొదటి దశలో ఎంపాథిజ్ అని చూస్తాము సానుభూతి ఈ మొత్తం ప్రయాణంలో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది మరియు మీతో మేము కలిగి ఉన్న అతి ముఖ్యమైన దశ కాబట్టి అక్కడ నా నలుగురు స్నేహితులు సహోద్యోగులు మాజీ విద్యార్థులు మరియు వ్యక్తులు ఉన్నారు మేము ఆలోచనలను బౌన్స్ చేస్తాము డిజైన్ థింకింగ్ యొక్క ఈ భాగం ఎలా జరిగిందో వారు మీకు ప్రదర్శిస్తారు నేను ఇంతకుముందు మాట్లాడుతున్న కస్టమర్ జర్నీ మ్యాపింగ్ కేవలం రీక్యాప్ కోసం కస్టమర్ జర్నీ మ్యాపింగ్ మీరు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న ఎవరి దృష్టిలోనైనా మీరు మొత్తం అనుభవాన్ని అనుభవిస్తున్నట్లుగా ఉంటుంది కస్టమర్ అనే పదం మిమ్మల్ని తప్పుదారి పట్టించనివ్వవద్దు వారు మీకు చెల్లించాల్సిన అవసరం లేదు మీరు ఎవరికైనా ఏ పద్ధతిలోనైనా సహాయం చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న నా స్నేహితులు పని చేయబోతున్నారని మేము ఒక కేసుతో ప్రదర్శించబోతున్నాము కాబట్టి ఈ వ్యక్తులకు మరియు మేము ప్రారంభించడానికి ముందు నేను మీకు ప్రధాన దశలను చెబుతాను ఒక చిన్న సారాంశం చెబుతాను కస్టమర్ జర్నీ మ్యాపింగ్లో మనం సాధారణంగా పాల్గొనే మొదటి అడుగు ఈ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కాబట్టి వ్యక్తిత్వం మూడు భాగాలలో ఒకటి వ్యక్తి యొక్క వయస్సు రెండవది భౌగోళికం మరియు మూడవది కేవలం వినోదం కోసం మేము ఈ వ్యక్తికి పేరు కూడా పెడతాము సరే ఈ వ్యక్తి మగవాడా లేదా ఆడవా అయితే మీ విషయంలో ముందుకు సాగండి మరియు అలా చేయండి కానీ నేను పట్టుబట్టడం లేదు కాబట్టి ఇది మీకు అన్ని విధాలుగా ముఖ్యమైతే మీరు అతన్ని లేదా ఆమెను పిలిచి ప్రత్యేక పేరు పెట్టండి లింగం మరియు మీరు దానితో వెళ్ళవచ్చు లేకుంటే అది తప్పనిసరి కాదు కాబట్టి మీరు చేయవలసిన మొదటిది మరియు అన్నిటికంటే ముఖ్యమైనది ఇది వ్యక్తిని గుర్తించడం ఇప్పుడు ఇక్కడ నేను ప్రత్యేకంగా ఉపయోగకరమైనదిగా భావించిన ఒక చిట్కా ఏమిటంటే బహుళ వ్యక్తులను కలిగి ఉండటం ఎవరితో పరస్పరం వ్యవహరిస్తారు లేదా మీరు ఎవరిని ట్రాక్ చేయబోతున్నారు మీరు ఎవరికి నీడని ఇవ్వబోతున్నారు కాబట్టి ఒకరు అరవై ఏళ్ల పెద్దమనిషి కావచ్చు మరొకరు నలభై ఏళ్ల మహిళ కావచ్చు కాబట్టి మీరు ఈ రెండు రకాల వ్యక్తిత్వాలు కలిగి ఉండవచ్చు మరియు మీరు వారికి కూడా నీడని ఇవ్వచ్చు కాబట్టి ఇది వ్యక్తిత్వానికి సంబంధించినంతవరకు చివరిసారి మనం చూసిన రెండవది మనము వాటిని ట్రాక్ చేసిన దశలు కాబట్టి చాలా సరళంగా ఉండటానికి వారు మ్యాప్ చేయడానికి ప్రయత్నిస్తున్న కార్యాచరణను వ్రాయండి కాబట్టి ముందు మరియు తరువాత ఏమి జరుగుతుందో కూడా సమానంగా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఈ వ్యక్తి ఈ కార్యాచరణను ఎలా చేయాలో మరియు కార్యాచరణ పూర్తయిన తర్వాత ఏమి జరుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి సరళంగా చెప్పాలంటే ఇది కార్యాచరణకు ముందు కార్యాచరణ సమయంలో మరియు కార్యాచరణ తర్వాత కాబట్టి ఇవి మూడు విభిన్న దశలు మరియు మీరు కావచ్చు మీరు దానిని విస్తరించవచ్చు మరియు మీకు నచ్చితే మరిన్ని దశలను ఇవ్వవచ్చుకానీ ఇది కనీస స్థాయి కాబట్టి ఇక్కడ మరొక చిట్కా ముందు ప్రతి అడుగు కోసం ఉదాహరణకు చెప్పండి కేవలం ఏమి జరుగుతుందో పూర్తి ఆలోచన పొందడానికి కనీసం మూడు దశలను కలిగి ఉండటం మంచిది మరియు తర్వాత మరియు అదే సమయంలో మళ్ళీ మరింత మెరియర్ మీకు ఏడు వేర్వేరు దశలు ఎనిమిది వేర్వేరు దశలు ఉంటే అది సరే మీ ట్రాకింగ్ అదే మీ కస్టమర్ చేసేది అదే అలా ఉండండి కాబట్టి బేర్ మినిమమ్ 3 3 మరియు 3 కాబట్టి మీరు మొత్తం 9 దశలను కలిగి ఉంటారు కనిష్ట సంఖ్య 9 దశలు కాబట్టి మేము ఏమి చేయబోతున్నాము ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించబోతున్నందున మేము స్టిక్కీ నోట్లను ఉపయోగిస్తాము ఇవి మీరు కనుగొనే చాలా ఉపయోగకరమైన స్టిక్కీ నోట్లు ఈ స్టిక్కీ నోట్లు ఎక్కువగా అమ్ముడుపోవడానికి డిజైన్ థింకింగ్ ఒకే ఒక కారణం అని నా స్నేహితులలో ఒకరు జోక్ చేశారు కాబట్టి స్టిక్కీ నోట్ల కోసం ప్రకటన చేయడానికి నేను ఇక్కడ లేను కానీ అవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఎందుకంటే మీరు వాటిని చింపివేసి మీరు వాటిని తిరిగి ఉంచవచ్చు మరియు మీరు వాటిని ఒకే చోట ఉంచవచ్చు మీరు వ్రాయడానికి ఏదైనా వ్రాయండి లేదా చేయవలసిన వాటిని కూడా వ్రాయవచ్చు ఇది చాలా సులభం మరియు అలాంటి పట్టికతో మా వద్ద ఉన్నది మీకు చూపించబోతున్నాను వస్తువులను సులభంగా తరలించడం మరియు బృందం పాల్గొనవచ్చు ఏమి జరుగుతుందో వారు చూడగలరా కనుక ఇది ఆ ప్రయోజనం కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది లేకపోతే అవును దీన్ని తయారు చేస్తున్న కంపెనీలలో పెట్టుబడి పెట్టడం నాకు మంచి విషయం కానీ ప్రస్తుతానికి మేము కస్టమర్ జర్నీ మ్యాపింగ్ కోసం ఈ ప్రయోజనం కోసం డిజైన్ థింకింగ్ ఉపయోగాలకు కట్టుబడి ఉంటాము సరే కాబట్టి టీమ్కి ఇక్కడ ఉన్న పెద్దమనుషులు నాతో చర్చించి అది ఏమిటో నాకు వివరించారు వారు పని చేస్తున్నారు మేము కస్టమర్ జర్నీ మ్యాప్ చేస్తాము కాబట్టి నేను దశల గురించి మాట్లాడటం మీరు విన్నారు మరియు మేము అదే చేయబోతున్నాము కాబట్టి నేను చాలా సమయం వరకు గోడపై ఒక రకమైన బగ్ గా ఉంటాను మీరు అబ్బాయిలు ఏమి చేస్తున్నారో నేను గమనిస్తూనే ఉంటాను ఒకవేళ మీకు సహాయం అవసరమైన విషయాలు ఉంటే నేను బహుశా సహాయం చేయగలనని అనుకుంటున్నాను కానీ నేను చేస్తాను లేకపోతే ఎక్కువగా మీరు ఆటో డైరెక్టర్లా ఉంటారు సరే మళ్ళీ కలుద్దాం కాబట్టి మీ కోసం నా పోస్ట్ నోట్స్ ఇక్కడ ఉన్నాయి సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి అబ్బాయిలు మనం ఇప్పుడు ఏమి చేయబోతున్నాం మనం ఏమి పరిగణించబోతున్నాం పాఠశాలకు వెళ్లే విద్యార్థి జీవితం మరియు విద్యార్థి చుట్టూ ఒక వ్యక్తిత్వాన్ని సృష్టించి అతను పాఠశాలలో ఏ కార్యకలాపాలు చేస్తున్నాడో చూడటానికి ప్రయత్నిస్తాము బహుశా అతని కార్యకలాపాలలో ఏవైనా సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి సార్ ఇలా అన్నాడు మేము వాటిని మునుపటి తరువాత మరియు తరువాత వ్రాస్తాము మరియు కస్టమర్కు సంబంధించి వాటిని ఎలా మ్యాప్ చేయాలో చూద్దాం కాబట్టి మేము దీని ద్వారా ప్రారంభించాము విద్యార్థి కోసం వ్యక్తిత్వాన్ని సృష్టించడం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సరేనా మొదట ఒక విద్యార్థికి పేరు ఇద్దాం అవును మనం అతనికి సామ్ అని పేరు పెట్టగలమా సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును అతనికి సామ్ అని పేరు పెడదాం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మరియు అతను ఖచ్చితంగా పాఠశాలకు వెళ్ళే విద్యార్థి కాబట్టి బహుశా అతని వయస్సు 14 లేక 15 ఉంటుంది సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ రైట్ నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి 14 సంవత్సరాల వయస్సుతో సామ్ను కలిగి ఉన్నాడు వారు భారతదేశంలోని పూణేలోని ఒక అంతర్జాతీయ పాఠశాలలో చదువుతున్నాడు కాబట్టి మన మొదటి వ్యక్తి వ్యక్తిత్వం అని నేను అనుకుంటున్నాను కాబట్టి పాఠశాలలో సామ్ చేస్తున్న ప్రధాన కార్యాచరణ ఏమిటి సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కార్యకలాపాల్లోకి రాకముందు మనం ఈ వ్యక్తిత్వం యొక్క వేరే పోస్ట్ చేస్తాము సరే కాబట్టి మనకు అవసరమైన ప్రతిదాన్ని చేయగలము సరే నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అది మా మొదటి వ్యక్తిత్వం సరే సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కనుక ఇది మా మొదటి వ్యక్తిత్వం ఇప్పుడు మనం కొన్ని కార్యకలాపాలలోకి వెళ్దాం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అతను చేస్తున్న చర్యలు సరే సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఒక విద్యార్థికి పాఠశాలలో చాలా ముఖ్యమైన విషయం నోట్స్ లను తీసుకోవటం సరేనా నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ నోట్స్ సరేనా సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఒక తరగతిలో ఒక ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు ఒక విద్యార్థి నోట్స్ తీసుకునే చర్యను పరిశీలిద్దాం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అలాగే కాబట్టి మనము సామ్తో మ్యాపింగ్ చేస్తున్న కార్యాచరణ మొదటి కార్యాచరణ తరగతిలో నోట్స్ లు తీసుకోవటం అవును కాబట్టి మనం ఆ కార్యకలాపాన్ని దిగువన ఉంచుదాం సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సామ్ కాబట్టి ఇప్పుడు సర్ చెప్పినట్లుగా మనకు ఆ కార్యాచరణకు సంబంధించిన మూడు వేర్వేరు దృశ్యాలు ఉండాలి సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మంచిది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఆ పని జరగడానికి ముందు సామ్ ఏమి చేసేవారు ఆ పని సమయంలో మరియు ఆ పని తర్వాత అతను తరగతిలో ఉన్నప్పుడు వాస్తవానికి నోట్స్ లు తీసుకునే ముందు సామ్ చేసే కొన్ని కార్యకలాపాలు ఏమిటి శ్యామ్ పాల్ ఎం కాబట్టి క్లాస్ లో మొదట సామ్ తన నోట్లను బయటకు తీస్తూ తన బ్యాగ్ తెరుస్తాడు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అలాగే తరగతిలో నోట్స్లు తీసుకునే ఈ వాస్తవ ప్రక్రియకు ముందు జరిగిన కొన్ని కార్యకలాపాలు ఏమిటంటే ఒక ఉపాధ్యాయుడు తరగతిలోకి ప్రవేశిస్తాడు ఆ తరువాత అప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థులను వారి నోట్బుక్లు మరియు పాఠ్యపుస్తకాలను తీయమని అడుగుతాడు లేదా వారి వద్దనే నోట్స్ మరియు పాఠాలు సిద్ధంగా ఉంటాయి అది కార్యాచరణ సంఖ్య 2 దానిలో ఉపాధ్యాయ సూచనలు మరియు నోట్స్లు అవుతుంది సరియైనదా మరి ఇంకేముంది ఆ తరువాత ఉపాధ్యాయుడు సూచనలు ప్రారంభిస్తాడు ఆ తరువాత బోధన ప్ప్రారంభిస్తారు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ చివరికి సామ్ గురువు ఏమి బోధిస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు మరియు తన నోట్ పుస్తకంలోని కొన్ని గమనికలను తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ తన నోట్ పుస్తకంలో సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ గురువు యొక్క ప్రొఫైల్ ఉపాధ్యాయుడు ఏ సబ్జెక్ట్ నేర్పించవచ్చు అది ముఖ్యమా ఈ సందర్భంలో కార్యాచరణ ప్రారంభానికి ముందు తరగతి గదిలోకి వచ్చే ఉపాధ్యాయుడిని ఊహించండి సైన్స్ టీచర్ లేదా గణిత ఉపాధ్యాయుడు కావచ్చు ఈ విషయంలో అది ముఖ్యమా నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అతను తన ప్రత్యేకమైన కార్యాచరణను చేస్తున్న విధానంలో ముఖ్యమైనది అవును అది ఏదో కావచ్చు అని నేను అనుకుంటున్నాను సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఏ విషయాలు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇది అతను తరగతిలో గమనికలు తీసుకునే విధానాన్నిప్రభావితం చేస్తుంది సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ బహుశా ఒక భాషా తరగతికి అతను పాఠ్య పుస్తకాలు కవిత్వ పాఠ్యపుస్తకాలను ఎక్కువగా చదువుతూ ఉంటాడు మరియు గణిత శాస్త్ర తరగతిలో అది వ్రాసేటటువంటి మరియు కఠినమైన పనిని అభ్యసించడాన్ని కలిగి ఉంటుంది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును మా తరగతిలోని కొంతమంది విద్యార్థులు భాషల కోసం మరియు వాస్తవమైన నోట్ల కోసం ఒక నిర్దిష్ట మార్గంలో వ్రాయడాన్ని చూశాను నన్ను ఊహించుకోండి భాషా తరగతి అయినప్పుడు నా తోటివారు పాఠ్యపుస్తకంలో వ్రాయడాన్ని నేను చూశాను ఉదాహరణకు ఒకవేళ టీచర్ ఒక పద్యం బోధిస్తుంటే బహుశా నోట్స్ వాస్తవ గద్యం లేదా కంటెంట్ పైన వ్రాయబడవచ్చు అయితే అది గణిత తరగతి అయితే అతను బహుశా నోట్బుక్లో వ్రాసిన నోట్స్ కావచ్చు కాబట్టి అతను ఒక మంచి పాయింట్ని తెచ్చాడు కాబట్టి అవును విషయం మరియు గమనిక తీసుకునే కార్యాచరణ దీన్ని ఎలా తీసుకుంటుంది సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఒక విషయం మీద ఆధారపడి ఉంటుంది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఒక విషయం మీద ఆధారపడి ఉంటుంది సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కార్యాచరణ జరగడానికి ముందే మనము దీన్ని ఉంచగలమని నేను అనుకుంటున్నాను నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కనుక ఇది జరిగే కార్యకలాపాల జాబితా అవుతుంది సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కార్యాచరణకు ముందు జరిగే పనుల జాబితా సరేనా సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఇప్పుడు మనము కార్యాచరణ జరుగుతున్నప్పుడు ఏమి జరుగుతుందో దానిపైకి వెళ్ళవచ్చు ప్రొఫెసర్ మీరు ఈ పాయింట్ని మార్కెట్తో నిజమైన కస్టమర్లతో తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను కాబట్టి ఇది మీ స్వంత అనుభవం నుండి నేర్చుకోవాలి ఈ మొదటి దశ మీ స్వంత అనుభవం నుండి మరియు మీరు గమనించిన దాని నుండి డాక్యుమెంట్ చేయడం గురించి కాబట్టి అది అక్కడే ఉంది తదుపరిది వాస్తవానికి మీ టార్గెట్ సెగ్మెంట్ తో మార్కెట్లోకి వెళ్లి వారు నిజంగా ఏమి చేస్తున్నారో చూడండి ఆపై ఈ విషయాలు మారవచ్చు మీరు కొన్ని విషయాలను కూడా జోడించవచ్చు సరే సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి అవును మనము మళ్ళీ చేస్తాము ప్రొఫెసర్ అవును దీన్ని 'ముందు' అని ట్యాగ్ చేయడం మంచిది అవును అది మంచి థింకింగ్ నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి మేము దీనిని తీసివేస్తాము ప్రొఫెసర్ అవును కానీ స్టార్టింగ్ పాయింట్ గా ఇది మంచిదని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు దానిని వ్రాసారు కాని నేను మీకు ఒకటి తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నాను అవును సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అయితే మరి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఉపాధ్యాయుడు తరగతిలోకి ప్రవేశిస్తాడు అప్పుడు ఉపాధ్యాయుల సూచన ద్వారా విద్యార్థులు వారి నోట్బుక్లను తీస్తారు మరియు వారి బ్యాగ్ నుండి సంబంధిత పాఠ్యపుస్తకాలను తీయటం మనము గుర్తించిన రెండవ కార్యాచరణ సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఉపాధ్యాయుల సూచన లేదా బ్యాగ్ నుండి పుస్తకాలు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ బ్యాగ్ నుండి పుస్తకాలు అవును అప్పుడు తరువాతి దశ ఉపాధ్యాయుడి బోధన లేదా బోధన మొదలవుతుంది మరియు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అప్పుడు విద్యార్థి నోట్స్ ను తీసుకుంటాడు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ లేదా విద్యార్థి ఏమిటో అర్థం చేసుకోవాలి ఎందుకంటే కార్యాచరణ గమనికలను తీసుకునే ముందు సరేనా కాబట్టి విద్యార్థి ఏమి అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోవాలి సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ రైట్ కాబట్టి క్లాస్లో నోట్స్ తీసుకునే కార్యాచరణకు ముందు సామ్ ఏమి చేయబోతున్నాడో నాలుగు దశలతో ముందుకు వచ్చాము కాబట్టి ఇప్పుడు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ గొప్పది సర్ మనము ఇప్పటి వరకు సరైన మార్గంలో ఉన్నామా ప్రొఫెసర్ థమ్స్ అప్ నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ పర్ఫెక్ట్ సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి మనము కార్యాచరణ యొక్క 'సమయంలో' కాలక్రమానికి వెళ్ళవచ్చు నోట్స్ లను తీసుకునేటప్పుడు సామ్ చేస్తున్న మొదటి అడుగు ఏమిటి బహుశా అతని పెన్ తీయాలా నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును సాధనం నిజంగా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ నోట్బుక్ మరియు పెన్ను తీయటం విద్యార్థి 4 నోట్స్ వ్రాయటం సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇంకొక విషయం ఉందని నేను అనుకుంటున్నాను మొదటి విషయం మీ వద్ద ఉన్న పుస్తకాన్ని లేదా పెన్ను ఎంచుకోవడం ఉదాహరణకు మీరు తీసుకువెళ్లినట్లయితే సామ్ చాలా నోట్బుక్లను తీసుకువెళ్లవచ్చు సరియైనదా మరియు అన్ని నోట్బుక్లు వేరే క్రమంలో ఉండవచ్చు లేదా అది వేరే పద్ధతిలో అంశం కావచ్చు కనుక ఇది గణిత తరగతి అని ఊహించుకోండి మరియు ఉపాధ్యాయుడు కోరుకోడు సామ్ తన సైన్స్ నోట్బుక్ని తీయాలని ఉపాధ్యాయుడు ఎప్పటికీ కోరుకోడు కాబట్టి ఎంపిక చేసుకోవడం నోట్బుక్ కూడా ఎంచుకోవడం కూడా ఒక కార్యాచరణ అవుతుంది శ్యామ్ పాల్ ఎం మరియు ప్రతి సబ్జెక్టుకు వేర్వేరు నోట్బుక్లు ఉంటాయని నేను అనుకుంటున్నాను నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అంగీకరిస్తున్నారు కానీ అది చాలా చక్కగా కవర్ చేయబడింది సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఉపాధ్యాయుల సూచన లేదా బ్యాగ్ నుండి పుస్తకాలు ఇది గమనికలను తీసుకునే ముందు ఒక చర్య నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ నోట్స్ తీసుకునే ముందు ఈ ప్రత్యేక తరగతుల్లో ఏ ప్రత్యేకమైన నోట్బుక్ లో ఉండాలి అని ఎంచుకుంటాడు ప్రొఫెసర్ మీరు దానిని ఒక తీవ్రమైన సమస్యగా భావిస్తే ఈ దశలో అతను అంత సంతోషంగా లేడని మీరు గమనించవచ్చు ఎందుకంటే అతను సరైన పుస్తకంలో పెట్టడానికి ముందు ఐదు వేర్వేరు నోట్బుక్లు లేదా ఏడు వేర్వేరు పాఠ్యపుస్తకాల ద్వారా వెళ్ళాలి తద్వారా అది కావచ్చు మీరు వ్రాయగల సమస్య ఎక్కడో గమనించండి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అలాగే ప్రొఫెసర్ వాస్తవానికి మీరు నిజాన్ని కనుగొనడం కూడా చేస్తున్నారు మీరు ఈ వ్యక్తికి సహాయం చేస్తున్నారన్నది సరైనది అయితే ఈ సామ్కి అతని జీవితంలో మనం ఎక్కడ సహాయం చేయవచ్చో మీకు తెలుసని చూడటమే మీ ఉద్దేశ్యం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఖచ్చితంగా సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ బట్టి అవును మనము ఆ ఇతర విషయాన్ని తీసుకుంటాము ప్రొఫెసర్ అవును దానిని సబ్గా ఉంచండి అవును పరిపూర్ణమైనది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మొదటి కార్యాచరణ బహుశా అతను తన పెన్ను తీయవలసి ఉంటుంది సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ రాసే సాధనం మరియు పెన్ను పట్టుకొని రాయడం మరియు అతని పుస్తకాన్ని తెరవడం ఇది 'సమయంలో' మొదటి దశ అవుతుంది ఇప్పుడు తదుపరిది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ తదుపరిది బహుశా అతను ఇప్పటికే వ్రాస్తున్న దానితో కొనసాగడం లేదా అతను వెనక్కి తిరిగి చూడటం లేదా తరగతిలో బోధించిన నిర్దిష్ట అంశానికి సంబంధించి ఇంతకు ముందు వ్రాసిన వాటిని తనిఖీ చేయడం సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సరే కాబట్టి మా చివరి తరగతిలో మనము ఎక్కడ ముగించాము అని ఉపాధ్యాయుడు అడగవచ్చు మరియు సామ్ ముందుకు రావచ్చు అతను తన మునుపటి పేజీలకు తిరిగి వెళ్లి తన మునుపటి అధ్యాయ గమనికలను ధృవీకరించవచ్చు మరియు తిరిగి రావచ్చు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అతడు తిరిగి వచ్చి క్రొత్త గమనికలను వ్రాస్తాడు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మునుపటి తరగతి నోట్స్ ధృవీకరణ అని నేను అనుకుంటున్నాను నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ నోట్స్ లు అతను ప్రత్యేకంగా చేయగలిగే కార్యాచరణ కావచ్చు సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ తరగతుల రీక్యాప్ సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ రీక్యాప్ మళ్లీ ఉపాధ్యాయుల ఎంపిక అవుతుంది అవును ఇది తరగతుల్లో నోట్స్ తీసుకోవటం సామ్ చేసే చర్య కాదు కాబట్టి మునుపటి నోట్స్ ల ధృవీకరణ చేస్తాడు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ తదుపరి విషయం ఏమిటంటే అతని ప్రస్తుత పేజీ పూర్తయిన తర్వాత అతను క్రొత్త పేజీని కలిగి ఉండాలి అతను బహుశా క్రొత్త పేజీతో ప్రారంభించడానికి ఎంచుకుంటాడు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ప్రారంభించడానికి పేజీని ఎంచుకోవడం ప్రస్తుత నోట్స్ నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును తదుపరి పంక్తి గమనికల తదుపరి సెట్ సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అతని తదుపరి గమనికలను వ్రాయడానికి ఒక పేజీని ఎంచుకోవడం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇది చాలా కొత్తగా వెనుకకు వెళ్లి తన పాత పేజీకి వెళుతున్న ఒక కార్యాచరణ అని నేను అనుకుంటున్నాను సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఉపాధ్యాయుడు బోధించే అధ్యాయాన్ని బట్టి అతను వ్రాతపూర్వక కంటెంట్ లేదా రేఖాచిత్రాన్ని తీసుకుంటూ ఉండవచ్చు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ రైట్ సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ గ్రాఫికల్ ఇలస్ట్రేషన్ సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ గ్రాఫికల్ ఇలస్ట్రేషన్ లేదా వ్రాతపూర్వక కంటెంట్ కాబట్టి ఇది అధ్యాయం లేదా ఉపాధ్యాయులను బట్టి ఉంటుంది కాబట్టి వ్రాతపూర్వక కంటెంట్ లేదా గ్రాఫికల్ ప్రాతినిధ్యాలు రేఖాచిత్రాలు వంటి ప్రాతినిధ్యాలను గమనించండి ప్రొఫెసర్ అవును మీకు సరళమైన పదం ఉంటే నేను చెప్పబోతున్నాను సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇది తరువాత నాకు వచ్చింది కాబట్టి నేను దానిని జోడించాల్సి వచ్చింది అందువల్ల నోట్స్ లను తీసుకునేటప్పుడు మనకు నాలుగు కార్యకలాపాలు వచ్చాయని నేను భావిస్తున్నాను ప్రొఫెసర్ సరే మీరు బాగానే ఉన్నారు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ బాగుంది కాబట్టి మనం నోట్స్ వ్రాసిన తర్వాత టైమ్లైన్కి వెళ్లవచ్చు కాబట్టి సామ్ తన నోట్స్ వ్రాసిన తర్వాత ఏమి చేస్తాడు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సాధారణంగా నేను గురువు నుండి బోధన యొక్క ముగింపు ఉంటుందని నేను ఊహిస్తున్నాను సామ్ బహుశా నా నోట్స్ లను తీసివేయడం ఆపే సమయం ఆసన్నమైందని అనుకుంటాను కాబట్టి ఉపాధ్యాయుడు అతని లేదా ఆమె సూచన ఒక దశ అవుతుంది సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఆపడానికి గురువు సూచనలను పాటించండి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మళ్ళీ నేను మ్యాప్ చేసిన మాదిరిగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది ఈ రోజు నా తరగతిని ఆపివేసినట్లు ఉపాధ్యాయ సూచన కావచ్చు లేదా నేటి బోధన పూర్తయిందని విద్యార్థి వైపు నుండి స్వయంచాలక అవగాహన కావచ్చు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అప్పుడు అతను వ్రాసిన దాన్ని ధృవీకరించవచ్చు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అతను వ్రాసినదాన్ని ధృవీకరించడం అది అతను చేసే పని కావచ్చు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అతను కోరుకోవచ్చు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అతను నీట్ గా వ్రాసాడా అతని రేఖాచిత్రాలు చక్కగా ముగిశాయా లేదా సరిగ్గా చేయడానికి అతను దానిని మరొకరికి ఇవ్వవలసి ఉంటుంది సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ బహుశా మరొకరు ప్రొఫెసర్ వ్యక్తిగత అనుభవము సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మరింత ఇష్టం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కనుక ఇది మనము ఒక కార్యాచరణగా ఉంచే అవకాశం మనము చూస్తాము ప్రొఫెసర్ మీరు ఈ పాయింట్ను మార్కెట్తో నిజమైన కస్టమర్లతో తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను కాబట్టి ఇది మీ స్వంత అనుభవం నుండి అని డాక్యుమెంట్ చేద్దాం ఎందుకంటే ఈ మొదటి దశ మీ స్వంత అనుభవం నుండి మరియు మీరు గమనించిన దాని నుండి డాక్యుమెంట్ చేయడం గురించి అందువల్ల అది ఉంది తదుపరిది వాస్తవానికి మీ టార్గెట్ సెగ్మెంట్తో మార్కెట్ లోకి వెళ్లి వారు నిజంగా ఏమి చేస్తారో చూడండి ఆపై ఈ విషయాలు మారవచ్చు మీరు కొన్ని విషయాలను కూడా జోడించవచ్చు సరే నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సరే సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ రైట్ సార్ బహుశా అతని నోట్స్ లను అందరితో ధృవీకరించడం నిర్దిష్ట తరగతి నుండి అతని నోట్స్ లను క్రాస్ చెకింగ్ చేయటం శ్యామ్ పాల్ ఎం మరియు అతను ఏదైనా ముఖ్యమైన అంశాలను అండర్లైన్ లేదా మార్క్ చేసినట్లు అనిపించటం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును అతను మళ్ళీ ఈ కిందకు వస్తాడు అవును సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఇది దశ 2 నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఆపై మనము ఊహిస్తున్నాము సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ రెండు పరిణామాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను అతను తన సంచిలో వస్తువులను ఉంచవచ్చు లేదా అతను ఆ గమనికలను వేరొకరితో పంచుకోవచ్చు ఉదాహరణకు నేను నెమ్మదిగా రాసే రచయితని మరియు ఎవరైనా వేగవంతమైన రచయితని ఊహించుకోండి అతను పనులను వేగంగా పూర్తి చేస్తాడు నేను కొన్ని విషయాలను దాటవేయవచ్చు సరేనా కాబట్టి నేను ఆ విషయాలను రెండవసారి వ్రాయవలసి ఉంటుంది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సరే అందువల్ల అతను వేగంగా వ్రాసిన వ్యక్తితో అతను వ్రాసినదాన్ని పంచుకోవచ్చు అతను అంత వేగంగా లేడు మరియు అతని చేత రాయబడినదాన్ని తనిఖీ చేయాలనుకోవటం అది చాలా మంచి ఎంపిక సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ లేకపోతే అతని నోట్స్ ని షేర్ చేసుకోవటం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ లేదా నేను దానిని రెండు ప్రత్యామ్నాయ కార్యకలాపాలుగా ఉంచవచ్చని అనుకుంటున్నాను ప్రొఫెసర్ ఎందుకు కాదు మీరు కూడా ఫోర్స్ చేయవచ్చు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ నోట్స్ లను పంచుకోండి లేదా నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ నిర్దిష్ట నోట్బుక్ను మూసివేసి బ్యాగ్లో తిరిగి ఉంచండి సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇది కాకుండా ఉపాధ్యాయుడు ఇచ్చే అసెస్మెంట్లు క్లాస్ అసెస్మెంట్లను ఒక యాక్టివిటీగా పోస్ట్ చేయవచ్చని మనం అనుకోవచ్చు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అప్పుడు నేను కార్యాచరణను సరిగ్గా మారుస్తానని అనుకుంటున్నాను ఇది బహుశా అతనికి చాలా వ్యక్తిగతమైనది ప్రొఫెసర్ కాబట్టి దీనికి అర్హత పొందాలనే సూచన ఉంటుందిఅంచనా వేయని పరిస్థితిలో నోట్స్ తీసుకోవడం సరే మంచి పాయింట్ ఎందుకంటే దృష్టాంతంలో మార్పులు మరియు దశలు ఏవి కార్యాచరణ ఆధారంగా మారుతాయి మీరు గమనించినప్పుడు ఎటువంటి పరిష్కారాలు లేకుండా మనము ఆ పని చేసాము ముఖ్యమైన చివరి దశ ఏమిటంటే మీ విద్యార్థి సామ్ యొక్క భావోద్వేగ స్థితిని తెలుసుకోవడం కాబట్టి అతను సంతోషంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి వావ్ ఇది చాలా బాగుంది సరే నేను దీన్ని చేయగలిగాను మరియు అతను చాలా సంతోషంగా లేనప్పుడు విచారంగా అని అర్ధం మరియు మీరు దానిని తగ్గించండి మరియు మూడవది ఎమోషన్ లేని చోట ఉండటం నాకు క్లాసులో నేను ఇచ్చిన ఉదాహరణ బస్సు నుండి దిగడం దిగడానికి ఎటువంటి భావోద్వేగం లేదు మీరు దిగిపోయారు సరేనా కనుక ఇది కాబట్టి ఇక్కడ కూడా మీరు మీ స్వంత పరిశీలనల నుండి లేదా మీ స్వంత వ్యక్తిగత అనుభవం నుండి చూడవచ్చు మీరు ప్రారంభించే ప్రదేశాలు ఉన్నాయి ఇది చాలా బాగుంది కానీ ఇప్పుడు నేను సంతోషంగా ఉన్న విషయం కాదు సరే కాబట్టి ఇది పోస్ట్లో స్మైలీ లేదా విచారకరమైన ముఖం వంటి సాధారణ విషయంతో మీరు గుర్తించగలిగే విషయం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ తరగతిలో ప్రవేశించే ఉపాధ్యాయుడు బహుశా స్మైలీ అర్హత పొందవచ్చు లేదా ప్రొఫెసర్ క్షమించండి సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సామ్ రాయడం ఇష్టపడతాడు అని అనుకుందాం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ రాయడం ఇష్టం మరియు తరగతిలో ఉండటానికి ఇష్టపడతారు అవును అవును కాబట్టి అది అనువైన పరిస్థితి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మనము మ్యాప్ చేయదలిచిన ఆదర్శ పరిస్థితి కాబట్టి ఉపాధ్యాయుడు ప్రవేశించినప్పుడు సంతోషకరమైన స్మైలీ ఇద్దాం సరేనా సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అది సంతోషంగా ఉన్న సామ్ సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అది చాలా బాగుంది సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అప్పుడు బ్యాగ్ నుండి పుస్తకాలను తీయమని టీచర్ సూచన బహుశా ఇది కాకపోవచ్చు అవును అది ఉచిత తరగతి కాదని అతనికి తెలుసు అవును నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కనుక ఇది అక్కడ విచారకరమైన ఎమోజి కావచ్చు శ్యామ్ పాల్ ఎం అతను చాలా గమనికలు తీసుకొని ఉండవచ్చు సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మితమైన ఎమోజి రైట్ నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మరియు మరొక విషయం ఏమిటంటే అతను తన పాఠ్యపుస్తకాలు మరియు నోట్బుక్ల జాబితాను చూడాలి ఈ టీచర్ యొక్క ప్రత్యేక నోట్బుక్ ఎక్కడ ఉందో తెలుసుకోండి దాన్ని తీసికొని సంబంధిత పేజీకి రండి సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ లేదు కాబట్టి సామ్ ఇలా సంతోషంగా ఉండలేడు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును సామ్ ఉండలేడు అతను చాలా సంతోషంగా ఉంటాడని నేను అనుకోను సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ సామ్ చేయడం సంతోషంగా ఉండదు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇంతలో ఉపాధ్యాయుడు ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్తూ ఉండవచ్చు మరియు వారు ఏమి చెబుతున్నారో అతను తన పూర్తి శ్రద్ధ చూపలేకపోతున్నాడు కాబట్టి సామ్ కంగారు పడతాడు లేదా సామ్ అంత సంతోషంగా ఉండకపోవచ్చు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సరే లేదా గందరగోళంగా ఉన్న సామ్ ప్రొఫెసర్ సరే కాబట్టి మీరు ఆశ్చర్యార్థకం మరియు ప్రశ్న గుర్తును ఉంచుతారు సరే సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అప్పుడు గురువు బోధించడం ప్రారంభిస్తాడు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ నేను చాలా చక్కని సాధారణ విషయం అని అనుకుంటున్నాను చాలా సాధారణo ప్రొఫెసర్ అలాగే సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అప్పుడు గమనించవలసినది ఏమిటో విద్యార్థి అర్థం చేసుకుంటాడు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇది అమలు చేయడం కష్టమయ్యే కార్యాచరణ కూడా కావచ్చు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మనము సామ్ను పరిగణించినందున దాన్ని సంతోషకరమైన ముఖంగా చేసుకుందాం సరేనా నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఖచ్చితంగా సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు అది కార్యాచరణ యొక్క 'ముందు' దశల యొక్క భావోద్వేగం ఇప్పుడు మనం 'సమయంలో' భాగంలోకి ప్రవేశిద్దాం అతని పెన్ను ఏర్పాటు చేసి తన పుస్తకం రాయడానికి తెరవండి ఇది చాలా బ్లాండ్ ఉందని ఎమోషన్ లేదని నేను భావిస్తున్నాను మునుపటి notes గమనికల ధృవీకరణ ఆసక్తికరమైన సామ్ కావచ్చు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును గురువు అతన్ని సరిగ్గా వెళ్ళమని అడిగిన చోటికి వెళ్ళడం లేదా అతను వెళ్లాలనుకోవడం అతనికి మళ్ళీ ఇబ్బంది కలిగించే విషయం కావచ్చు కాబట్టి అవును సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అలాంటప్పుడు అంత సంతోషంగా లేడు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అతని తదుపరి గమనికలను వ్రాయడానికి ఒక పేజీని ఎంచుకోవడం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ చాలా సూటిగా సరేనా సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఎమోషన్ లేదు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కంటెంట్ రాయడం లేదా రేఖాచిత్రాలు గీయడం ఇది అతను సంతోషంగా ఉండవలసిన చర్య అని నేను అనుకుంటున్నాను నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును అతను నోట్స్ తీసుకోవడం ఇష్టపడతాడు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇది మనము పరిగణించిన మొత్తం కార్యాచరణ కాబట్టి ఇది ప్రధాన భాగం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మరియు అతని వ్యక్తిత్వం ఆ విధంగా ఉంది సరే సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి 'సమయంలో' మరియు కార్యాచరణ ఉపాధ్యాయుడి సూచనల తర్వాత గమనికలు తీసుకోవడం మానేయండి సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అతను చాలా సంతోషంగా ఉంటాడు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ లేదు ఎందుకంటే ఆమె తరగతికి ప్రవేశించినప్పుడు అతను సంతోషంగా ఉన్నాడు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ బహుశా అతను ఎక్కువ రేఖాచిత్రాలను గీయాలని మరియు ఎక్కువ రాయాలనుకుంటున్నాడని మనము ఒక ఆదర్శ విద్యార్థిని పరిశీలిస్తున్నాము సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సరే కాబట్టి అతను సంతోషంగా ఉంటాడు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ లేదు అతను విచారంగా ఉంటాడు అవును విచారంగా ఉంటాడు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇక రాయడం కుదరదు ఇప్పుడు అతని నోట్స్ లను ప్రత్యేకంగా తనిఖీ చేయండి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ నేను చాలా సరళంగా ముందుకు వెళ్తాను సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ వ్యక్తిగత కార్యాచరణ కాబట్టి అవును నేరుగా ముందుకు అప్పుడు నోట్స్ పంచుకోండి లేదా నిర్దిష్టంగా మూసివేయండి నోట్స్ పంచుకోవడం సంతోషకరమైన విషయం అని నేను అనుకుంటున్నాను నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సంతోషంగా ఉంది ఖచ్చితంగా అతను తన నోట్స్ పంచుకుంటున్నప్పుడు అతను సంతోషంగా ఉంటాడు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి అవును మళ్ళీ సంతోషంగా ఉన్న సామ్ ప్రొఫెసర్ అలాగే చాలా బాగుంది ఇది చాలా బాగుంది కాబట్టి ఇక్కడ నుండి రెండు విషయాలు నేను చెప్పినట్లుగా మీరు మార్కెట్కు వెళ్లినప్పుడు మీ స్వంత అనుభవం నుండి మరియు మీరు చూసిన దాని నుండి మీరు ఊహించిన దానికి సమానమైన దశలు ఉన్నాయో లేదో మీరు నిర్ధారించవచ్చు చేయవలసిన రెండవ విషయం ఏమిటంటే మీరు చేసిన ఎమోషనల్మ్యాపింగ్ను కొన్నిసార్లు ఎంపతి మ్యాప్ అని పిలుస్తారు మ్యాపింగ్ అనేది వ్యక్తుల ద్వారా వివరంగా చేయబడుతుంది కానీ మేము చాలా సులభమైన మార్గంలో చేయబోతున్నాం మేము దీన్ని ఇలా చేస్తాము వారు నిజంగా సంతోషంగా ఉన్నారో లేదో తనిఖీ చేయడం అంటే మీరు ఒక ఆదర్శ విద్యార్థిని తీసుకున్నారని అర్థం అయితే మీరు ఆదర్శ విద్యార్థులను ఎంచుకోవచ్చు మీరు మీ ఉపాధ్యాయుడిని అడగవచ్చు మరియు ఆదర్శవంతమైన విద్యార్థులను పొందవచ్చు ఆపై అది నిజంగా ఉందో లేదో చూడండి ముందుగా గమనించండి వారిని అడగవద్దు కాబట్టి ఇది మీకు నా చిట్కా ముందుగా వారిని గమనించండి వారిని అడగవద్దు ఎందుకంటే మీరు వినాలనుకుంటున్నది వారు మీకు చెప్పవచ్చు కానీ వాస్తవానికి వారు దీనికి విరుద్ధంగా ఉండవచ్చు కాబట్టి మీరు ఫీల్డ్లో చేయాల్సిన విషయం మీ ఫీల్డ్ ఆక్టివిటీలో మీరు గమనించాల్సిన రెండు విషయాలు చాలా బాగుంది మీరు మరో వ్యక్తిత్వాన్ని కూడా వివరిస్తారని నేను అనుకుంటున్నాను అదే మా చర్చ మేము మరొకదాని కోసం మళ్లీ సమావేశమవుతాము కాబట్టి మేము డెస్క్ నుండి క్లియర్ చేయబోతున్నాము మేము ఏమి చేశామో మేము మీకు చూపిస్తాము ఆపై బహుశా మళ్లీ సమావేశమవుతాము మరియు మేము రెండవ వ్యక్తిత్వాన్ని చూపిస్తాము ఎందుకంటే ఈ సందర్భంలో ఇది ముఖ్యం ఎందుకంటే నోట్స్ రాయడం మరియు నోట్లతో వ్యవహరించడం ఇక్కడ ముగియదు ఈ సందర్భంలో అందుకే మేము రెండవదాన్ని చేయబోతున్నాం మీ దృష్టాంతంలో ఇది మీకు కావలసిందల్లా ఒక్కటేనేను శ్రీమతి అవనీMrs Avni ఇంటి నుండి ఆఫీసు కి వెళ్లే ప్రయాణాన్ని నేను గమనిస్తాను చేయాల్సి వచ్చింది అప్పుడు మీరు ఒకదానితో ఆగిపోవచ్చు కానీ ఈ సందర్భంలో మేము కూడా మరొకటి చేయబోతున్నాం కాబట్టి వేచి ఉండండి మేము మీకు తదుపరిదాన్ని చూపబోతున్నాము